ఈ మాడ్యూల్కు స్వాగతం మరియు ఇక్కడ మనం ఆపరేషనల్ యాంప్లిఫైయర్ల అనువర్తనాన్ని చూస్తాము కాబట్టి అప్పటి వరకు మనం మునుపటి ఉపన్యాసాలలో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క లక్షణాలు నేర్చుకున్నాము కాబట్టి మనం లక్షణాల గురించి మాట్లాడేటప్పుడు దాని ఇన్పుట్ ఇంపెడెన్స్ దాని అవుట్పుట్ ఇంపెడెన్స్ మరియు అధిక గైన్ తో సహా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ వి అనేక లక్షణాలు మనం చూశాము ఆపై ఆఫ్సెట్ వోల్టేజ్ లు ఎలా అమలులోకి వస్తాయో చూశాము ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటే ఏమిటి ఆపై CMRR ఎలా అమలులోకి వస్తుందో చూశాము మరియు అసలు CMRR అంటే ఏమిటి మరియు CMRR ఎలా ఎక్కువగా ఉంటుంది మనకు కావలసిన వాస్తవ అవుట్పుట్ వోల్టేజ్ విలువ పొందడానికి ఎలా ఉపయోగ పడుతుంది మరియు CMRR చాలా ఎక్కువగా ఉంటే కామన్ మోడ్ వోల్టేజ్ ను ఎలా తగ్గించవచ్చు మనం ఆ ఉదాహరణను కూడా చూశాము ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఎలా ఉపయోగించవచ్చో కూడా చూశాము మరియు ఆఫ్సెట్ ప్రభావాన్ని రద్దు చేయడానికి మనం ఎలాంటి సర్క్యూట్లను ఉపయోగించవచ్చు అవుట్పుట్ వోల్టేజ్ ను శూన్యం గా చేయడానికి ఆఫ్సెట్ వోల్టేజ్ ని ఎలా కంపెన్సేట్ చేయవచ్చు దీని అర్థం మనం రెండు టెర్మినల్స్ కు గ్రౌండ్ ని వర్తించినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ సున్నా కావాలి కాబట్టి మనం ఏమి చేయగలం కాబట్టి టెర్మినల్ 1 మరియు టెర్మినల్ 5 మధ్య మనం కలిపే సర్క్యూట్ ని చూశాము ఒక పొటెన్షియోమీటర్మరియు పొటెన్షియోమీటర్ యొక్క విలువను మార్చడం ద్వారా మనం అవుట్పుట్ వోల్టేజ్ను సున్నా కి సమానంగా చేయగలుగుతాము అప్పుడు మనం ఇన్పుట్ బయాస్ కరెంట్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ల ఇన్పుట్ ప్రభావాన్ని కూడా చూశాము మరియు మనం వాటిని ఎలా తెలుసుకొనగలం ఇచ్చిన ఇన్పుట్ ఆఫ్ సెట్ మరియు ఇన్పుట్ బయాస్ కరెంట్ విలువలతో లేదా ఇన్పుట్ కర్రెంట్లను మీకు అవి ఇచ్చినప్పుడు వాటి విలువను ఎలా తెలుసుకుంటారు కాబట్టి వర్చువల్ గ్రౌండ్ గురించి మనం చూశాము మరియు అర్థం చేసుకున్నాము వర్చువల్ గ్రౌండ్ యొక్క చాలా ముఖ్యమైన భావన కూడా మనం చూశాము ఇప్పుడు మనం ప్రాథమికమైన ఈ విషయాలన్నింటినీ ఉపయోగించి ఆప్ ఆంప్స్ తో వేర్వేరు కార్యక్రమాలని ఎలా అమలు చేయవచ్చు అది నేటి ఉపన్యాసం యొక్క ఉద్దేశం కాబట్టి ఈ ఉపన్యాసం మన 10 వ ఉపన్యాసం మరియు ఇది అనేక గుణకాలుగా విభజించబడింది కాబట్టిఆప్ ఆంప్ సర్క్యూట్లను ఎలా రూపొందించవచ్చో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది కాబట్టి మీరు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ల గురించి మాట్లాడినప్పుడు మనం ఏమి చూశాము ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ యొక్క అమరిక యూనిటీ గైన్ యాంప్లిఫైయర్ లేదా యూనిటీ గైన్ బఫర్ నుండి మొదలుకొని అనేక విభిన్న అనువర్తనాలను కలిగి ఉందని మనం చూశాము తరువాత మనం ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ను చూశాము తరువాత మనం ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ మరియు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ చూసాము తరువాత మనం సమ్మింగ్ యాంప్లిఫైయర్ని ఇంటిగ్రేటర్నిని డిఫరెన్సియేటర్ని చూస్తాము మరియు మనం ఫిల్టర్లను కూడా చూస్తాము కాబట్టి ఫిల్టర్లు మన తదుపరి ఉపన్యాసం లో చేర్చబడతాయి ఈ ప్రత్యేక ఉపన్యాసం లో మనం ఈ క్రిందివి చూద్దాము మొట్ట మొదట యాంప్లిఫైయర్లు మనం కొన్ని సమస్యలను తీసుకుందాము మరియు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిద్దాము కాబట్టి ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఆధారిత సర్క్యూట్లను ఎలా రూపొందించవచ్చో మనం అర్థం చేసుకుంటాము కాబట్టి అక్కడ వివిధ రకాల సర్క్యూట్లు ఉన్నాయి మనం మొదట వోల్టేజ్ వోల్టేజ్ ఫాలోయర్ సర్క్యూట్ ని అర్థం చేసుకోవడం ప్రారంబిద్దాము కాబట్టి మీరు తెరపై గమనిస్తే నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అమరిక ఆధారిత యూనిటీ గైన్ బఫర్ దాని అర్థం ఏమిటి నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ వద్ద మనం వోల్టేజ్ ను వర్తింపజేస్తే మరియు ఇన్వర్టింగ్ కి ఫీడ్ బ్యాక్ ను వర్తింపజేస్తే ఇక్కడ అవుట్పుట్ ఇన్వర్టింగ్ కి ఫీడ్ బ్యాక్ ఇది మన నాన్ ఇన్వర్టింగ్ అమరిక ఆధారిత యూనిటీ గైన్ బఫర్ అవుతుంది ఎందుకంటే మనం వోల్టేజ్ను నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్కు వర్తింపజేస్తున్నాము మనం ఈ అనువర్తనాన్ని ఇంతకు ముందు కూడా చూశాము కాబట్టి నేను సమానమైన వోల్టేజ్ యాంప్లిఫైయర్ నమూనా చేస్తే అప్పుడు నేను ఎలా ఉపయోగించగలను వోల్టేజ్ ఫాలోవెర్ యొక్క ఇన్పుట్ నిరోధకత అనంతం అవుట్పుట్ నిరోధకత శూన్యం మీరు చూడవచ్చు సూచించిన యాంప్లిఫైయర్ యొక్క వోల్టేజ్ గైన్ ని యూనిటీ గైన్ అంటారు యూనిటీ గైన్ అంటే ఏమిటి గైన్ ఒకటి కాబట్టి మనం గైన్ ఒకటి కి సమానం చేయాలి మన వద్ద Avo వోల్టేజ్ గైన్ ఒకటి కి సమానం ఉందిసోర్స్ లేదా లోడ్ ఏమైనప్పటికీ క్లోస్డ్ లూప్ గైన్ ఒకటి కాబట్టి ఇది మన సూచిత యాంప్లిఫైయర్ ఇది అధిక ఇన్పుట్ ఇంపిడెన్స్ సోర్స్ తో తక్కువ అవుట్పుట్ ఇంపిడెన్స్ లోడ్ ని కలపడానికి బఫర్ వోల్టేజ్ యాంప్లిఫైయర్గా కూడా ఉపయోగించబడుతుంది ఎందుకు ఎందుకంటే సూచిత యాంప్లిఫైయర్ అధిక ఇన్పుట్ ఇంపిడెన్స్ మరియు ఇది తక్కువ అవుట్పుట్ ఇంపిడెన్స్ కలిగి ఉన్నందున అంటే దీన్ని సోర్స్తో అనుసంధానించవచ్చు ఇది సోర్స్ అనుకుందాం ఇది చాలా ఎక్కువ ఇన్పుట్ ఇంపిడెన్స్ కలిగి ఉంటుంది అప్పుడు మనం యూనిటీ గైన్ యాంప్లిఫైయర్ను కలపవచ్చు మరియు లోడ్ చాలా తక్కువ అవుట్పుట్ ఇంపిడెన్స్ కలిగి ఉంటుంది తరువాత మనం యూనిటీ గైన్ యాంప్లిఫైయర్ను కలపవచ్చు యూనిటీ గైన్ యాంప్లిఫైయర్ చాలా యాంప్లిఫైయింగ్ సర్క్యూట్లలో చివరి దశగా ఉపయోగించబడుతుంది ఎందుకంటే ఇది వోల్టేజ్ ఫాలోయర్ మరియు చాలా కరెంటును వినియోగించే ఏ లోడ్ తోనైనా అనుసంధానించవచ్చు కాని ఇన్పుట్ వద్ద వోల్టేజ్ అవుట్పుట్ వద్ద వోల్టేజ్ కి సమానంగా ఉంటుంది వోల్టేజ్ అనుసరిస్తుంది ఇన్పుట్ వద్ద ఏ వోల్టేజ్ వున్నా దాన్ని అవుట్పుట్ వద్ద అనుసరిస్తుంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ ను అనుసరిస్తుంది అందుకే దీనిని వోల్టేజ్ ఫాలోయర్ అని కూడా పిలుస్తారు గైన్ ఒకటి కనుక దీనిని యూనిటీ గైన్ యాంప్లిఫైయర్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఇవి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క లక్షణాలు ప్రత్యేకించి వోల్టేజ్ ఫాలోయర్ కి ఈ విధంగా మనం ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను వోల్టేజ్ ఫాలోయర్ గా ఉపయోగించవచ్చు ఇప్పుడు ఆపైన చూద్దాం ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాబట్టిఆప్ ఆంప్ ని వినియోగించి ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క సర్క్యూట్ను మనం ఎలా రూపొందించవచ్చు కాబట్టి ఇన్వర్టింగ్ క్లోజ్ లూప్ అమరిక కోసం R1 మరియు R2 వంటి బాహ్య భాగాలు క్లోజ్ లూప్ను ఏర్పరుస్తాయి ఇది క్లోజ్డ్ లూప్ను ఏర్పరుస్తుంది ఎందుకంటే మీరు ఇక్కడ R2 ని ఇక్కడ ని ఇక్కడ కలుపుతున్నారు మరియు ఇన్పుట్ సిగ్నల్ ఇన్వర్టింగ్ టెర్మినల్ నుండి వర్తించబడుతుంది కాబట్టి మనం ఇన్పుట్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కు వర్తింపజేస్తున్నాము కాబట్టిమనం మూడు విషయాలు అర్థం చేసుకోవాలి క్లోస్డ్ లూప్ను ఏర్పరుస్తున్న బాహ్య భాగాలు R1 మరియు R2 రెండవది అవుట్పుట్ ఇన్వర్టింగ్ ఇన్పుట్కు ఫెడ్ బ్యాక్చేయబడింది మరియు మూడవది ఇన్పుట్ సిగ్నల్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు వర్తించబడింది ఇప్పుడు సర్క్యూట్లో వర్చువల్ షార్ట్ అనువర్తనం చేయడానికి అవసరమైన నియమం ప్రతికూల ఫీడ్ బ్యాక్ మరియు అనంతమైన ఓపెన్ లూప్ గైన్ ఇవి అవసరాలు కాదా కాబట్టి ఒకవేళ క్లోజ్డ్ లూప్ గైన్ ఉంటే ఏంటి కాబట్టి క్లోజ్ లూప్ గైన్ G అనేది Vo Vi కి సమానం ఇది ఏమీ కాదు కానీ మైనస్ R2 R1 మీరు ఇక్కడ గమనిస్తే ఈ సందర్భం లో ఇది వర్చువల్ గ్రౌండ్ అవుతుంది వర్చువల్ గ్రౌండ్ అనే భావనను మనం చూశాము ఎందుకంటే ఈ టెర్మినల్ గ్రౌండ్ చేయబడింది మన ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేయబడింది అందుకే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద ఉన్న బిందువు కూడా గ్రౌండ్ గా పరిగణించబడుతుంది కాబట్టి మన వద్ద రెసిస్టర్ R1 ఉంటే మరియు మనం వోల్టేజ్ V1 ను వర్తింపజేస్తే నా రెసిస్టర్ R1 ద్వారా ప్రవహించే కరెంట్ I V1 R1 తప్ప మరొకటి కాదు అదే విధంగా నేను R2 ద్వారా ప్రవహించే కరెంట్ ను కొలవాలనుకుంటే ఇది I2 తప్ప మరొకటి కాదు ఏదైతే I1 కు సమానము ఏదైతే V1 R1 కు సమానము కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ దేనికి సమానం ఇది ఇక్కడ సున్నా ఇక్కడ వోల్టేజ్ సున్నా ఎందుకంటే అనంతమైన ఇన్పుట్ ఇంపిడెన్స్ లేదా చాలా ఎక్కువ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉన్నందున ఇక్కడ ఏమీ ప్రవహించదు మరియు డిఫరెన్స్ వోల్టేజ్ కూడా సున్నా వోల్ట్ కాబట్టి నేను Vo ను కొలవాలనుకుంటే అది ఏమీ కాదు కానీ 0 V1R1R2 కాబట్టి Vo ఏమిటీ Vo మైనస్ R2 R1 తప్ప మరేమీ కాదు ఇప్పుడు మీరు అనంతమైన అవకలన గైన్ గమనిస్తే ఇది V2 V1 ఇది VoA ఇది సున్నా తప్ప మరొకటి కాదు అనంత అవకలన గైన్ సున్నా అవుతుంది అనంతమైన అవకలన గైన్ కారణంగా విలువ సున్నా మరియు దీనికి అనంతమైన ఇన్పుట్ ఇంపెడెన్స్ ఉందని మనకు తెలుసు అంటే I1I20 అప్పుడు మీకు సున్నా అవుట్పుట్ ఇంపెడెన్స్ ఉంటుంది అంటే అవుట్పుట్ వోల్టేజ్ కాబట్టి వోల్టేజ్ గైన్ ఏమిటి ప్రతికూలం ఇన్పుట్ మరియు అవుట్పుట్ సిగ్నల్స్ అవుట్ అఫ్ ఫేస్ ఇది మరొక భావన మరియు మనం ఈ భావనను చూశాము మీరు అవుట్ అఫ్ ఫేస్ గురించి మాట్లాడినప్పుడు చూద్దాం అవుట్ అఫ్ ఫేస్ ఏమీ లేదు కానీ మనం ఇక్కడ ఉన్న ఇన్వర్టింగ్ టెర్మినల్కు ఇన్పుట్ను వర్తింపజేసినప్పుడు అది ఇక్కడ ఉంది ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్ ఇన్పుట్కు వర్తించబడింది అవుట్పుట్ గుణించబడి లేదా యాంప్లిఫై చేయబడి సంస్కరించ బడిన ఇన్పుట్ మరియు ఆ యాంప్లిఫికేషన్ R2 R1 విలువ పై ఆధారపడి ఉంటుంది కానీ ఇది ఇన్ ఫేస్ లో ఉందా లేక అవుట్ అఫ్ ఫేస్ ఇన్వర్టింగ్ విషయంలో అవుట్పుట్ యాంప్లి ఫైడ్ కాని అవుట్ అఫ్ ఫేస్ అని మీరు చూస్తారు ఇదిపెరుగుతుంది కానీ సాధారణంగా 180 డిగ్రీల అవుట్ అఫ్ ఫేస్ ఉంటుంది ఇది సున్నాడిగ్రీ అయితే ఇది 180 డిగ్రీల అవుట్ అఫ్ ఫేస్ ఉంది కాబట్టి ఇక్కడ వ్రాయబడినది ఇన్పుట్ సిగ్నల్స్ మరియు అవుట్పుట్ సిగ్నల్స్అవుట్ అఫ్ ఫేస్ లో ఉన్నాయి తదుపరి క్లోజ్డ్ లూప్ గైన్ పూర్తిగా బాహ్య నిష్క్రియాత్మక భాగాలపై ఆధారపడి ఉంటుంది ఎందుకు ఎందుకంటే మనకు R2 మరియు R1 ఉన్నాయి కాబట్టి ఇది బాహ్య నిష్క్రియాత్మక భాగం R1 నిరోధకం R2 నిరోధకం ఇవి బాహ్యంగా ఆప్ ఆంప్ కి అనుసంధానించబడి ఉంటాయి అందుకే అవి బాహ్య నిష్క్రియాత్మక భాగాలు మరియు మన గైన్ మీరు ఈ యాంప్లిఫైయర్ను చూస్తే అది క్లోజ్డ్ లూప్ అమరిక లో ఉంటుంది ఇప్పుడు క్లోజ్డ్ లూప్ గైన్ R2 మరియు R1 విలువపై ఆధారపడి ఉంటుంది మరియు అందువల్ల క్లోజ్ లూప్ గైన్ పూర్తిగా బాహ్య నిష్క్రియాత్మక భాగాలపై ఆధారపడి ఉంటుందని మనం చెప్పగలం క్లోజ్ లూప్ యాంప్లిఫైయర్ ఖచ్చితత్వం కోసం గైన్ ని ట్రేడ్ చేస్తుంది అంటే ఇక్కడ మనకు చాలా ఎక్కువ గైన్ లేదు కానీ మనం గైన్ ను మార్చగలము మరియు మనకు పరిమితమైన కానీ ఖచ్చితమైన క్లోజ్డ్ లూప్ గైన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితత్వం మెరుగ్గా ఉంది కాని మనకు క్లోజ్డ్ లూప్ గైన్ పరిమితంగా ఉంది ఫీడ్బ్యాక్ లేకపోతే మీకు అనంతమైన గైన్ ఉంటుంది ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అధిక ఇన్పుట్ క్లోజ్ లూప్ ఇంపిడెన్స్ కోసం R1 పెద్దదిగా ఉండాలి కానీ తగినంత G ని అందించడానికి R1 పరిమితం దాని అర్థం ఏమిటి అంటే నా వద్ద Av ఉంటే ఇక్కడ సమానమైన గైన్ ఏమిటి R2R1 అది కాదా నేను అవుట్పుట్ వోల్టేజ్ VoR2R1Vi అని చెబితే ఇప్పుడు మనం ఇక్కడ ఏమి చెబుతున్నాం అధిక ఇన్పుట్ క్లోజ్డ్ లూప్ ఇంపిడెన్స్ కోసం మన వద్ద ఏమి ఉండాలి మనకు R1 చాలా ఎక్కువగా ఉండాలి కాబట్టి R1 చాలా ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమి జరుగుతుంది అవుట్పుట్ ఇన్పుట్ మాదిరిగానే ఉంటుంది R1 అనంతం లేదా అనంతానికి దగ్గరగా ఉంది అందాం ఈ R2R1Vi విలువ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తగినంత గైన్ అందించడానికి పరిమితం అని వ్రాయబడింది మనం R1 యొక్క అధిక విలువను ఉపయోగించాలి కాని మన యాంప్లిఫైయర్ యొక్క గైన్ ఏమిటో కూడా మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకు నేను యాంప్లిఫైయర్ కోసం 100 గైన్ పొందాలనుకుంటే అప్పుడు నేను R2 ను 100 ఓంలు గా కలిగి ఉండాలి మరియు R1 1 ఓం గా ఉండాలి కాబట్టి నా వద్ద 100K కి సమానమైన R2 మరియు 1K కి సమానమైన R1 కలిగి న గైన్ ఉంటే మీరు చూడండి కాబట్టి ఇది ఈ గైన్ పరిమితం చేయబడింది అది ఎక్కువ కావాలనుకున్నా నేను ఇక్కడ 10K ఉంచితే గైన్ 100 అవ్వదు గైన్ 10 అవుతుంది ఎందుకంటే గైన్ R2R1కాబట్టి ఇది తగినంత గైన్ అందించడానికి పరిమితం అవుతుంది ఇది మనం చూసిన ఉదాహరణ ఇప్పుడు సాధారణంగా ఇన్వర్టింగ్ అమరిక కి తక్కువ ఇన్పుట్ ఇంపిడెన్స్ సమస్య మీరు ఇక్కడ చూస్తారు ఎందుకంటే ఇది R2 R1 నేను 100 గైన్ పొందాలనుకుంటే R1 1K అయితే మనం 100 కు సమానమైన R2 ను ఎంచుకుంటే 1K చాలా చిన్నది కానీ వాస్తవానికి మనకు R1 లేదా ఇన్పుట్ ఇంపిడెన్స్ చాలా ఎక్కువగా ఉండాలి కాబట్టి ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ విషయంలో తక్కువ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఒక సమస్య లేదా మరొక విధంగా తక్కువ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉంటే ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అమరిక కి సమస్య అవుతుంది అవుట్పుట్ఇంపిడెన్స్ సున్నా వోల్టేజ్ గైన్ మైనస్ R2 R1 తప్ప మరొకటి కాదు మరో ఉదాహరణ చూద్దాం కాబట్టి ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్లో అసలు సర్క్యూట్ యొక్క గైన్ 40 dB పెంచాలి రెసిస్టర్ల విలువలను కనుగొనండి మనకు రెసిస్టర్ విలువలు ఇవ్వబడలేదు ఇప్పుడు ఏమి ఇవ్వబడింది మనం గైన్ 40 dB లేదా 32 dB కి పెంచాలి కాబట్టి రెసిస్టర్ల విలువ ఎలా ఉంటుంది అది ప్రశ్న

ఇప్పుడుసమ్మింగ్ యాంప్లిఫైయర్ యొక్క ఉదాహరణను చూద్దాం కాబట్టి సమ్మింగ్ యాంప్లిఫైయర్ అంటే ఏమిటి సర్క్యూట్ చూద్దాం కాబట్టి మీరు సర్క్యూట్ చూసినప్పుడు ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఉపయోగించబడు తుందని మీరు కనుగొన్నారు మీరు తెరపైకి తిరిగి గమనిస్తే మనం ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఉపయోగిస్తున్నట్లు మీరు చూస్తారు మనకి ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఉంది కానీ ఒక ఇన్పుట్ రెసిస్టర్కు బదులుగా మీకు మూడు ఉన్నాయి మీరు n ఇన్పుట్ రెసిస్టర్లను కలిగి ఉండవచ్చు కాబట్టి n ఇన్పుట్లు మరియు అవుట్పుట్ అన్ని ఇన్పుట్ల సమ్మషన్ అవుతుంది కాబట్టి మీరు దీన్ని ఎలా చేయగలరు మీకు ఈ సర్క్యూట్ ఇచ్చినట్లయితే ఇది ఇక్కడ వ్రాయబడింది కిర్చాఫ్ కరెంటు చట్టాన్ని ఉపయోగించి మనం కనుగొనగలిగేది ఏమిటి ఈ మూడు విలువలను మనం కనుగొనవచ్చు అనగా i1 i2 i3

అంటే ఇది సమ్మేషన్ను అందించడమే కాదు ఇది యాంప్లిఫికేషన్ ను కూడా అందిస్తోంది అందుకే మనం అంటాము ఇది సమ్మింగ్ యాంప్లిఫైయర్ అని వర్చువల్ గ్రౌండ్ యొక్క భావన ఇక్కడ కనిపిస్తుంది అని ఇక్కడ మీరు చాలా తేలికగా చూడవచ్చు మరియు ఇక్కడ ఇది ఏమీ కాదు కాని నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ అయినందున ఇన్వర్టింగ్ టెర్మినల్ వద్ద వోల్టేజ్ సున్నా గా పరిగణించబడుతుంది

అప్పుడు మనం ఆపరేషన్ యాంప్లిఫైయర్ను సమ్మింగ్ యాంప్లిఫైయర్గా కూడా చూశాము మరియు మనం ఒక సమస్యను చూశాము దీనిని ఒక యాడర్గా లేదా సమ్మర్ లేదా సమ్మింగ్ యాంప్లిఫైయర్గా ఎలా ఉపయోగించవచ్చో చూశాము ఇప్పుడు తదుపరి మాడ్యూల్లో ఆపరేషన్ యాంప్లిఫైయర్ను నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్గా ఎలా ఉపయోగించవచ్చో గమనిద్దాం ఆప్ ఆంప్ ను ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ డిఫరెన్సియేటర్ ఇంటిగ్రేటర్ సమ్మర్గా ఉపయోగించవచ్చు కాబట్టి తరువాతి మాడ్యూల్లో మరికొన్ని సర్క్యూట్లను చూస్తాము అప్పటి వరకు మీరు ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో ఏమి భోదించారో చూడండి మరియు నేను మిమ్మల్ని తదుపరి మాడ్యూల్లో చూస్తాను జాగ్రత్త